నమస్కారం కాబట్టి గత రెండు సెషన్లలో మనము త్రీ ఫేజ్ కనెక్షన్ల గురించి ప్రత్యేకంగా స్టార్ స్టార్ గురించి చర్చించాము మరియు తరువాత మనము స్టార్ డెల్టా కనెక్షన్ల గురించి చర్చించాము మరియు చివరి ఉపన్యాసంలో డెల్టా డెల్టా కనెక్షన్ గురించి చర్చించాము కాబట్టి ఈ రోజు మనము డెల్టా స్టార్ కనెక్షన్తో మన సెషన్ను ప్రారంభిస్తాము డెల్టా సోర్స్ కనెక్షన్ మరియు స్టార్ కనెక్ట్ చేయబడిన లోడ్ అని మీరు చెప్పవచ్చు మరియు సెషన్ యొక్క తరువాతి భాగంలో మనము త్రీ ఫేజ్ సిస్టమ్ పవర్ గురించి చర్చిస్తాము కాబట్టి మన చర్చను ప్రారంభిద్దాం కాబట్టి ప్రాథమికంగా డెల్టా వై కనెక్షన్ లేదా డెల్టా స్టార్ కనెక్షన్ విషయంలో మనకు సోర్స్ డెల్టా కనెక్ట్ చేయబడింది మరియు లోడ్ స్టార్ కనెక్ట్ చేయబడింది కాబట్టి మీరు ఈ చిత్రంలో చూస్తే సోర్స్ డెల్టా లో ఇది అనుసంధానించబడి ఉంటుంది అనగా లోడ్ స్టార్ పద్దతి లో అనుసంధానించబడి ఉంటుంది మరియు లైన్ కరెంట్స్ Ia Ib మరియుIc ఇప్పుడు మనము మునుపటి సందర్భాల్లో చర్చించినట్లుగా ఈ సందర్భంలో కూడా సోర్స్ కోసం పాజిటివ్ సీక్వెన్స్ గా పరిగణించబడుతుందని మరియు డెల్టా కనెక్ట్ చేయబడిన సోర్స్ మరియు యొక్క ఫేజ్ ఇలా వోల్టేజ్ ఇవ్వవచ్చు VabVp∠0° VbcVp∠ 120° VcaVp∠120° మీకు తెలుసు డెల్టా కనెక్ట్ చేయబడిన సోర్స్ విషయంలో లైన్ వోల్టేజ్ మరియు ఫేజ్ వోల్టేజీలు ఒకే విధంగా ఉంటాయి ఇప్పుడు లైన్ కరెంట్ తెలుసుకోవడానికి KVL ను వర్తింపజేద్దాం మొదటి స్లైడ్ లో మనం చూసిన బొమ్మను పరిశీలిద్దాం ఇప్పుడు మనము aANBba లూప్ చుట్టూ కిర్చాఫ్ వోల్టేజ్ చట్టాన్ని వర్తింపజేస్తాము ఇది కిర్చాఫ్ వోల్టేజ్ చట్టాన్ని వర్తించే లూప్ అవుతుంది కాబట్టి మనము అప్లై చేస్తే VabZYIa ZYIb0 లేదా ZYVabVp∠0° ఇందువలన Ia IbVp∠0°ZY కావున మనకు తెలుసు IbIa∠ 120° అందువలన Ia IbIa1 1∠ 120° Ia112j32Ia3∠30° ఇందువలన IaVp3∠ 30°ZY ఈ విధంగా మీరు డెల్టా స్టార్ కనెక్ట్ డ్ సిస్టమ్ కోసం లైన్ కరెంట్ను లెక్కించవచ్చు ఇప్పుడు లైన్ కరెంట్ పొందటానికి మరొక మార్గం ఏమిటంటే మీరు డెల్టా కనెక్ట్ చేయబడిన సోర్స్ ని దాని సమానమైన స్టార్ కనెక్ట్ చేసిన లేదా Y కనెక్ట్ చేసిన సోర్స్ గా మార్చడం కాబట్టి మీరు మార్చినప్పుడు ఫేజ్ వోల్టేజీలు Van Vbn మరియు Vcn అని చెప్పండి మరియు వై కనెక్ట్ చేయబడిన సోర్స్ యొక్క లైన్ వోల్టేజ్ వాటి సంబంధిత ఫేజ్ ను 30 డిగ్రీల ద్వారా మరియు రూట్ 3 రెట్లు మాగ్నిట్యూడ్ కి దారితీస్తుందని మనము ఇప్పటికే చర్చించాము కావున ఆ సందర్భం లో మీరు ఇలా వ్రాయవచ్చు VanVp3∠ 30° VbnVp3∠ 150° VcnVp3∠90° మీరు కొన్ని సోర్స్ ఇంపెడెన్స్ ZS తో డెల్టా కనెక్ట్ చేయబడిన సోర్స్ ను కలిగి ఉంటే ఆ సందర్భంలో మీరు స్టార్ డెల్టా ట్రాన్స్ఫర్మేషన్ ను వర్తింపజేయవచ్చు మరియు ఈక్వివాలెంట్ స్టార్ కనెక్ట్ చేయబడిన సోర్స్ కోసం పర్ ఫేజ్ సోర్స్ ఇంపెడెన్స్ను కనుగొనవచ్చు అలాంటప్పుడు స్టార్ డెల్టా ట్రాన్సఫర్మేషన్ చేస్తున్నప్పుడు మనము ఇప్పటికే చూసినట్లుగా మీ సోర్స్ ఇంపెడెన్స్ ZS 3 అవుతుంది ఇప్పుడు సోర్స్ Y లేదా స్టార్ గా రూపాంతరం చెందితే ఈ సర్క్యూట్ Y Y నెట్వర్క్గా మారుతుంది దీనిని మనము ఇప్పటికే చర్చించిన సింగిల్ ఫేజ్ అనాలిసిస్ ను ఉపయోగించి సులభంగా పరిష్కరించవచ్చు ఇప్పుడు మనం ఒక ఉదాహరణ తీసుకుందాం బాలెన్స్డ్ స్టార్ అనుసంధాన లోడ్ ప్రతి ఫేజ్ కు 40j25 ఇంపెడెన్స్ కలిగి ఉంటే Vab 210∠0 ° V కలిగి ఉన్న డెల్టా కనెక్ట్ చేయబడిన పాజిటివ్ సీక్వెన్స్ సోర్స్ తో అనుసంధానించబడి ఉందని అనుకుందాం మనము ఫేజ్ కరెంట్స్ మరియు లైన్ కరెంట్ లను లెక్కించాలి కాబట్టి ఇచ్చిన విధంగా మనకు లోడ్ ఇంపెడెన్స్ ఉంది మనము దీనిని ఫేజర్ ఫార్మాట్గా మారుస్తాము ZY40j2547 17∠32° మరియు సోర్స్ వోల్టేజ్ విలువ Vab210∠0°V మనము డెల్టా కనెక్ట్ చేసిన సోర్స్ ని స్టార్ కనెక్ట్ గా మారుస్తాము కాబట్టి ఆ సందర్భంలో ఈక్వివాలెంట్ స్టార్ అనుసంధాన సోర్స్ కోసం ప్రతి ఫేజ్ వోల్టేజ్ ఉంటుంది 2∠ 30° ఇప్పుడు లైన్ కరెంట్స్ ఏమిటి లైన్ కరెంట్స్ ఇలా ఉంటాయి IaVanZY121

57∠58°A లోడ్ బాలెన్స్డ్ కాబట్టి కరెంట్స్ మాగ్నిట్యూడ్ అంటే లైన్ కరెంట్స్ ఒకే విధంగా ఉంటాయి యాంగిల్ విలువ మాత్రమే మార్పు చెందుతుంది స్లైడ్ సమయం చూడండి 0753 ఇప్పుడు బ్యాలెన్స్ త్రీ ఫేజ్ సిస్టమ్లోని పవర్ గురించి చర్చిద్దాం త్రీ ఫేజ్ సిస్టమ్ విషయంలో ఏదైనా లోడ్ ద్వారా గ్రహించిన ఇన్స్టంటేనియస్ పవర్ ని కనుగొనడానికి మనము టైమ్ డొమైన్లో అనాలిసిస్ చేస్తాము కాబట్టి మనం ఏమి చేస్తాం అంటే స్టార్ కనెక్ట్ అయినట్లుగా మనకు లోడ్ ఉందని అనుకుంటాము ఆ సందర్భంలో ఫేజ్ వోల్టేజ్ ను మీరు చెప్పగలరు vAN2Vpcos t vBN2Vpcos ω t 120° vCN2Vpcos ω t120° ఇప్పుడు లోడ్ ZYZ∠θ ఫేజ్ కరెంట్లు యాంగిల్ తీటా ద్వారా వాటి సంబంధిత ఫేజ్ వోల్టేజ్లను లాగ్ చేస్తాయి మనము కరెంట్ లను ఇలా వ్రాయవచ్చు ia2Ipcos t θ ib2Ipcos ω t θ 120° ic2Ipcos ω t θ120° ఇక్కడ Ip అనేది ఫేజ్ కరెంట్ యొక్క rms విలువ ఇప్పుడు లోడ్ లోని టోటల్ ఇన్స్టంటేనియస్ పవర్ ఈ టోటల్ ఇన్స్టంటేనియస్ పవర్ అనేది ఇండివిడ్యుయల్ ఫేజ్ ఇన్స్టంటేనియస్ పవర్స్ మొత్తానికి సమానం అని మీరు చెప్పగలరు

అంటే ఈ ఎక్స్ప్రెషన్ లో టైమ్ ఫాక్టర్ లేదు కాబట్టి ప్రతి ఫేజ్ లో మీ ఇన్స్టంటేనియస్ పవర్ కూడా టైమ్ కి సంబంధించి మారుతుంది త్రీ ఫేజ్ పవర్ కాంస్టెంట్ గా ఉంటుంది ఇప్పుడు టోటల్ ఇన్స్టంటేనియస్ పవర్ టైమ్ నుండి ఇండిపెండెంట్ గా ఉన్నందున డెల్టా లేదా స్టార్ కనెక్ట్ చేయబడిన లోడ్ కోసం ఒక ఫేజ్ కు యావరేజ్ పవర్ p 3 అని మీరు చెప్పగలరు కాబట్టి ప్రతి ఫేజ్ కు నిజమైన పవర్ మీకు లభిస్తుంది PpVpIpcos ప్రతి ఫేజ్ కు రియాక్టివ్ పవర్ ఇవ్వబడుతుంది QpVpIpsin ప్రతి ఫేజ్ కు స్పష్టమైన పవర్ ఇవ్వబడుతుంది SpVpIp ప్రతి ఫేజ్ కు కాంప్లెక్స్ పవర్ ఇవ్వబడుతుంది SpPpjQpVpIp ఇక్కడ Vp మరియు Ip వరుసగా మాగ్నిట్యూడ్ Vp మరియు Ip తో ఉన్న ఫేజ్ వోల్టేజ్ మరియు ఫేజ్ కరెంట్లు ఇప్పుడు ఈ త్రీ ఫేజ్ సిస్టమ్ యొక్క టోటల్ పవర్ PPaPbPc3Pp3VpIpcos 3VLILcos ఇప్పుడు మీకు స్టార్ కనెక్ట్ చేయబడిన లోడ్ ఉంటేILIp మరియు VL3Vp అయితే డెల్టా కనెక్ట్ చేసిన లోడ్ కోసం IL3Ip మరియుVLVp కాబట్టి మనం ఏమి చెప్పగలం లోడ్ తో సంబంధం లేకుండా ఇది స్టార్ కనెక్ట్ చేయబడిన లేదా డెల్టా కనెక్ట్ చేయబడినా మీ మొత్తం పవర్ 3VLILcos కు సమానంగా ఉంటుంది అదేవిధంగా రియాక్టివ్ పవర్ కూడా ఉంటుంది Q3VpIpsin 3Qp3VLILcos టోటల్ కాంప్లెక్స్ పవర్ ను ఇలా వ్రాయవచ్చు ఇప్పుడు Zp Zp∠θ అయితే మీరు కాంప్లెక్స్ పవర్ ను ఇలా సూచించవచ్చు SPjQ3VLIL∠θ విద్యుత్ పంపిణీ కోసం త్రీ ఫేజ్ సిస్టమ్ యొక్క ప్రధాన ప్రయోజనాలు ఏమిటంటే త్రీ ఫేజ్ సిస్టమ్ ఒకే లైన్ సిస్టమ్ కంటే తక్కువ లైన్ వోల్టేజ్ VLమరియు అదే అబ్సార్బ్ డ్ పవర్ PL కోసం తక్కువ మొత్తంలో వైర్ ను ఉపయోగిస్తుంది ఒకే లైన్ వోల్టేజ్ కలిగి ఉన్న సింగిల్ ఫేజ్ సిస్టమ్తో పోల్చినప్పుడు విద్యుత్ పంపిణీ కోసం త్రీ ఫేజ్ సిస్టమ్ తక్కువ మొత్తంలో వైర్ను ఉపయోగిస్తుందని తెలుసుకోవడానికి మరియు ఇవ్వబడిందని లోడ్ అయిందని చూద్దాం కాబట్టి మనము ఏమి చేస్తాము రెండు సిస్టమ్ లలో ఒకటి త్రీ ఫేజ్ మరియు మరొకటి సింగిల్ ఫేజ్ సిస్టమ్ అని మనము మొదట అనుకుంటాము ఈ రెండు సిస్టమ్ లలో నూ మనము ఒకే మెటీరీయల్ ను ఉపయోగిస్తున్నాము అంటే అదే రెసిస్టివిటీతో ఉన్న కాపర్ మరియు అదే పొడవు ఉన్న వైర్ ఉపయోగించబడుతోంది వైర్ యొక్క పొడవు l అని చెప్పండి మరియు సింప్లిసిటీ కోసం లోడ్ లు రెసిస్టివ్ అని అనుకుంటాము అంటే లోడ్ యూనిటీ పవర్ ఫాక్టర్ కలిగి ఉంటుంది ఇప్పుడు సింగిల్ ఫేజ్ సిస్టమ్ విషయంలో ఏమి జరుగుతుందంటే సింగిల్ ఫేజ్ సిస్టమ్ను రూపొందించడానికి మనకు రెండు వైర్లు ఉంటాయి ఇక్కడ ఒక సింగిల్ ఫేజ్ సోర్స్ లోడ్ కు పవర్ ని సరఫరా చేస్తుంది లోడ్ కు సరఫరా చేయబడే పవర్ PL మరియు లోడ్ అంతటా ఉన్న వోల్టేజ్ VL మరియు లోడ్ లో ప్రవహించే కరెంట్ IL R అనేది ట్రాన్స్మిషన్ వైర్ యొక్క రెసిస్టెన్స్ అని చెప్పండి ఈ సింగిల్ ఫేజ్ సర్క్యూట్ను సృష్టించడానికి మనకు 2 వైర్లు ఉన్నందున రెండు వైర్లలో పవర్ లాస్ ఉంది అలాగే ట్రాన్స్మిషన్ లాస్ కూడా ఉంటుంది Ploss2IL2R2RPL2VL2 ఇప్పుడు 3 వైర్ త్రీ ఫేజ్ సిస్టమ్ తీసుకుందాం దీనిలో IL లోడ్ అవుతున్న కరెంట్ అని అనుకుందాం ఇక్కడ అన్ని లైన్ కరెంట్ల మాగ్నిట్యూడ్ ఉన్న మొత్తాన్ని మనం అదే విధంగా పరిశీలిస్తాము మరియు లోడ్ బాలెన్స్డ్ అని మనము పరిశీలిస్తున్నాము

ILIaIaIaPL3VL కాబట్టి ఆ సందర్భంలో మూడు వైర్లలో పవర్ లాస్ ఎందుకంటే త్రీ ఫేజ్ వ్యవస్థకు మూడు వైర్లు ఉంటాయి ప్రతి తీగ యొక్క రెసిస్టెన్స్ R అని అనుకుందాం కాబట్టి మూడు ఫేజ్ ల వ్యవస్థ విషయంలో పవర్ లాస్ ఉంటుంది Ploss3IL2R3RPL23VL2RPL2VL2 ఇప్పుడు ఈ 2 సమీకరణాల నుండి మనం చెప్పగలము PlossPloss2RR Ploss అనేది సింగిల్ ఫేజ్ కోసం Ploss త్రీ ఫేజ్ ల సిస్టమ్ కోసం సింగిల్ ఫేజ్ సిస్టమ్ విషయంలో ఇప్పుడు వైర్ యొక్క రెసిస్టెన్స్ Rρlr2 అదేవిధంగా Rρlπr2ఇక్కడ r మరియు r వైర్ల రేడియాలు కాబట్టి మీరు ఈ విలువలను ఇందులో ఉంచితే మీకు ఇది లభిస్తుంది PlossPloss2r2r2 ఇప్పుడు రెండు సిస్టమ్ లలో ఒకే పవర్ లాస్ ని తట్టుకోగలిగితే అది ఒకే ఫేజ్ లేదా త్రీ ఫేజ్ సిస్టమ్ కాదా అని అర్థం ఈ సిస్టమ్ లో మొత్తం లాస్ అదే అంటే Ploss విలువ Plossతో సమానంగా ఉంటుంది అంటే r22r2 ఇప్పుడు అవసరమైన మెటీరీయల్ నిష్పత్తి అనేది వైర్ల సంఖ్య మరియు వాటి వాల్యూమ్ ల ద్వారా నిర్ణయించబడుతుంది కాబట్టి మనం తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాము సింగిల్ ఫేజ్ సిస్టమ్తో పాటు మూడు ఫేజ్ సిస్టమ్ను రూపొందించడానికి ఎంత పదార్థం అవసరమో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాము కాబట్టి సింగిల్ ఫేజ్ కోసం మెటీరీయల్ అంటే మనకు ఒకే ఫేజ్ లో 2 వైర్లు ఉన్నందున మీరు వైర్ యొక్క 2 రెట్లు అని వ్రాయవచ్చు మనము వైర్లను సిలెండ్రికల్ ఆకారంలో కలిగి ఉన్నాము కాబట్టి మొత్తం వాల్యూమ్ ఉంటుంది MaterialforsinglephaseMaterialfor3phase2πr2l3πr2l2r23r2 కానీ r22r2 కాబట్టి పై సమీకరణం ఇలా తగ్గుతుంది 2r23r22321 33 సింగల్ ఫేజ్ సిస్టమ్ ఒకే ఫేజ్ పవర్ ని సరఫరా చేయడానికి మరియు ట్రాన్స్మిషన్ సిస్టమ్ లో అదే నష్టాన్ని కలిగించడానికి త్రీ ఫేజ్ సిస్టమ్ కంటే 33 పర్సెంట్ ఎక్కువ మెటీరీయల్ ఉపయోగిస్తుందని మీరు గమనించవచ్చు లేదా త్రీ ఫేజ్ సిస్టమ్ ఒక బాలెన్స్డ్ సింగిల్ ఫేజ్ సిస్టమ్తో పోలిస్తే మెటీరీయల్ లో 75 పర్సెంట్ మాత్రమే ఉపయోగిస్తుందని మీరు ప్రత్యామ్నాయంగా వ్రాయవచ్చు త్రీ ఫేజ్ సిస్టమ్ గురించి చూసినట్లయితే త్రీ ఫేజ్ సిస్టమ్ ను మనం సింగిల్ ఫేజ్ సిస్టమ్తో పోల్చినప్పుడు ఒకే పవర్ ని అందించడానికి మనకు చాలా తక్కువ మెటీరీయల్ అవసరమని ఇది చూపిస్తుంది ఇప్పుడు పవర్ తో సంబంధంలో మనం చర్చించిన వాటిని అర్థం చేసుకోవడానికి ఒక ఉదాహరణ తీసుకుందాం చిత్రంలో మనం చూసినట్లు ఒక సర్క్యూట్ ఉందని చూద్దాం మనము సోర్స్ వద్ద మరియు లోడ్ వద్ద మొత్తం యావరేజ్ పవర్ రియాక్టివ్ పవర్ మరియు కాంప్లెక్స్ పవర్ ను నిర్ణయించాలి ఇక్కడ మీరు చూస్తే సోర్స్ స్టార్ తో అనుసంధానించబడి ఉంది ప్రతి ఫేజ్ వోల్టేజ్ ఫేజ్ A కి 110∠0° ఫేజ్ B కి ఇది110∠ 120° మరియు ఫేజ్ C కి 110∠ 240° 5 j2 ఓం అనేది ట్రాన్స్మిషన్ లైన్ యొక్క ఇంపెడెన్స్ మరియు ఇది మూడు ఫేజ్ లలో ఒకే విధంగా ఉంటుంది లోడ్ యొక్క ప్రతి దశ ఇంపెడెన్స్ 10 j8 ఓం ఉన్న చోట అది మళ్ళీ స్టార్ కనెక్ట్ అయిందని మనం చూడవచ్చు ఇప్పుడు ఈ సంఖ్య నుండి సిస్టమ్ బాలెన్స్డ్ గా ఉందని మీరు గమనించవచ్చు కాబట్టి ఆ సందర్భంలోకరెంట్ Ip యొక్క విలువను లెక్కించినట్లయితే మీరు ఏమి చేయగలరు మీరు కిర్చాఫ్ Kirchoff's వోల్టేజ్ లాను లూప్లో ఉపయోగించవచ్చు మరియు కరెంట్ Ip విలువను తెలుసుకోవచ్చు కాబట్టి మీరు దాన్ని పరిష్కరించినప్పుడు మీరు దీన్ని పొందుతారు ఏమైనప్పటికీ Vp110∠0°Ip6 8° ఇది మీ ప్రతి ఫేజ్ కరెంట్ అవుతుంది ఇప్పుడు మీరు Vp మరియు Ip లెక్కించేటప్పుడు సోర్స్ వద్ద గ్రహించిన కాంప్లెక్స్ పవర్ ని మీరు తెలుసుకోవచ్చు సోర్స్ సాధారణంగా లోడ్ కు పవర్ ని సరఫరా చేస్తుందని మీకు తెలుసు కాబట్టి గ్రహించబడిన పవర్ ని కనుగొనమని మిమ్మల్ని అడిగితే అందులో మీకు నెగటివ్ సైన్ ఉంటుంది కాబట్టి సోర్స్ ద్వారా గ్రహించిన మొత్తం కాంప్లెక్స్ పవర్ సమానంగా ఉంటుంది Ss 3VpIp 3110∠0°6

6VA ఇప్పుడు స్వీకరించే ఎండ్ లో లోడ్ ఎండ్ Zp10j812 66°మరియుIpIa6 8° Ip కూడా లైన్ కరెంట్ ఎందుకంటే స్టార్ కనెక్ట్ ఫేజ్ కరెంట్ విలువ లైన్ కరెంట్కు సమానం కాబట్టి కాంప్లెక్స్ పవర్ లోడ్ ద్వారా గ్రహించబడుతుంది మీరు ఈ ప్రత్యేక సూత్రం ద్వారా లెక్కించవచ్చు SL3Ip2Zp36

66°1392j1113VA కాబట్టి మీరు లోడ్ ద్వారా గ్రహించిన రియల్ పవర్ విలువ 1392 వాట్స్ మరియు లోడ్ ద్వారా గ్రహించిన రియాక్టివ్ శక్తి 1113 VAR ఇప్పుడు రెండు కాంప్లెక్స్ పవర్ల మధ్య వ్యత్యాసం లైన్ ఇంపెడెన్స్ ద్వారా గ్రహించబడుతుంది అంటే సోర్స్ ద్వారా సరఫరా చేయబడిన పవర్ లోడ్ ద్వారా గ్రహించిన పవర్ ని మైనస్ చేస్తుంది కాబట్టి మనము ఏమి చేస్తాము ఈ ఫార్ములా సహాయంతో లైన్ ద్వారా గ్రహించిన పవర్ విలువను మనం మొదట కనుగొంటాము Sl3Ip2Zl36 3VA ఇది ట్రాన్స్మిషన్ లో కోల్పోయిన పవర్ మొత్తం ఇలా అవుతుంది ఇది సోర్స్ పవర్ కి మరియు లోడ్ గ్రహించిన పవర్ మధ్య ఉన్న వ్యత్యాసం తప్ప మరేమీ కాదు ఒక్కమాటలో చెప్పాలంటే సోర్స్ పవర్ మరియు లోడ్ పవర్ మరియు ట్రాన్స్మిషన్ లైన్ ద్వారా గ్రహించిన పవర్ మొత్తం శక్తి యొక్క మొత్తం 0 కి సమానంగా ఉంటుంది కాబట్టి దీనితో మనము మన నేటి సెషన్ను ముగించవచ్చు ఈ సెషన్లో మనము త్రీ ఫేజ్ ల సర్క్యూట్ కోసం డెల్టా స్టార్ కలయిక అయిన చివరి కలయిక గురించి చర్చించాము మరియు బాలెన్స్డ్ త్రీ ఫేజ్ పవర్ గురించి కూడా చర్చించాము తదుపరి సెషన్లో అన్ బాలెన్స్డ్ త్రీ ఫేజ్ సిస్టమ్ మరియు అన్ బాలెన్స్డ్ త్రీ ఫేజ్ సిస్టమ్ కు పవర్ గణన గురించి చర్చిస్తాము ధన్యవాదాలు